అందరికీ నమస్కారం ఈ ఉపన్యాసానికి స్వాగతం ఇది సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సులోని డెమో మీరు వర్చువల్ బాక్స్ను ఇన్స్టాల్ చేశారని మరియు ఇక్కడ చూపిన విధంగా మీకు ఉబుంటు రన్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఈ మొదటి డెమోలో ఈ స్టాక్ ఒక ప్రోగ్రామ్లో ఎలా ప్రదర్శించబడుతుందో చూద్దాం మరియు ఈ ప్రోగ్రామ్లను డీబగ్ చేయడానికి ఉపయోగించే gdb అనే సాధనాన్ని కూడా ఉపయోగిస్తాము మొదట చేయవలసినది టెర్మినల్ను ప్రారంభించడం కాబట్టి మీరు దీన్ని ఇలా చేయవచ్చు మీరు వెబ్సైట్ నుండి కోడ్లను డౌన్లోడ్ చేసి ఉంటే NPTEL CODES అనే డైరెక్టరీకి నావిగేట్ చేయండి ఈ వీడియోలో మనం Module0 ని చూస్తాము ఈ మాడ్యూల్ ఈ ప్రదర్శనలో మనం చూడబోయే కోడ్కు అనుగుణంగా ఉంటుంది కనుక ఇది ఏమిటంటే దీనికి ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుంది మరియు 1 2 మరియు 3 పారామితులను పాస్ చేసిన ఫంక్షన్ ఆహ్వానాన్ని కలిగి ఉంది మరియు మునుపటి వీడియోలలో మనం చూసినట్లుగా ఈ ఫంక్షన్ కేవలం రెండు బఫర్లను డిఫైన్ చేస్తుంది 5 బైట్ల బఫర్1 మరియు 10 బైట్లు బఫర్2 ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటే ఈ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ కోసం స్టాక్ను ఎలా విశ్లేషించగలం సరే మనము చేసే మొదటి పని ఈ ప్రోగ్రామ్ కోసం ఎక్జిక్యూటబుల్ను సృష్టించడం దీనికి మనము make ను రన్ చేస్తాము కాబట్టి ఈ make Makefile అని పిలువబడే దానిపై ఆధారపడి ఉంటుంది మరియు ఇది కేవలం స్క్రిప్ట్ మాత్రమే Makefileలో ఉన్న దాని గురించి మనము వివరాల్లోకి వెళ్ళము కాని ఇది gccని ప్రారంభించడానికి కట్టుబడి ఉండే స్క్రిప్ట్ gccకు వివిధ పారామితులను పేర్కొనండి మరియు చివరకు సంబంధిత ఎక్జిక్యూటబుల్ పొందుతాము కాబట్టి gcc యొక్క పారామితులలో కొన్ని fno stack protector z execstack మొదలగునవి మనం వాటిని తరువాత వీడియోలో చూస్తాము ఈ ప్రత్యేకమైన వీడియో కోసం మనము M32 మరియు G వద్ద రెండు నిర్దిష్ట పారామితులను వివరిస్తాము కాబట్టి M32 ఈ సందర్భంలో సృష్టించబడుతున్న ఎక్జిక్యూటబుల్ ఉదాహరణ1 32 బిట్ ఎక్జిక్యూటబుల్అని సూచిస్తుంది మరియు ఇది ఇంటెల్ వర్చువల్ బాక్స్ లేదా ఇంటెల్ మెషిన్ కాబట్టి ఉత్పత్తి చేయదగిన ఎక్జిక్యూటబుల్ ఇంటెల్ 32 బిట్ ఎక్జిక్యూటబుల్ ఇక్కడ మనము పేర్కొన్న G ఆప్షన్ డీబగ్గింగ్ చిహ్నాలు ఎక్జిక్యూటబుల్లోకి జతచేయబడిందని నిర్ధారిస్తుంది ఈ రోజు మనం రెండవ వీడియోలో చూసినట్లుగా ఈ ప్రత్యేక ఫైలు ఉదాహరణ1 ఒక elf ఎక్జిక్యూటబుల్ కాబట్టి మనం readlf H వంటి కమాండ్లను చూశాము మరియు ఈ ప్రత్యేకమైన ఎక్జిక్యూటబుల్ యొక్క హెడర్ను చూడవచ్చు మరియు మునుపటి వీడియోలో మనం చూసినట్లుగా ఉదాహరణ1 కోసం హెడర్ ను పొందవచ్చు కాబట్టి చూసినట్లుగా 7f 45 4c 46 ఐడెంటిఫైయర్ ఇది ASCIIలో elf గా మారుతుంది గమనించదగ్గ ఇతర విషయాలు ఏమిటంటే ఇంటెల్ 80386 కొరకు ఇది 32 బిట్ ఎక్జిక్యూటబుల్ అని సూచిస్తుంది కాబట్టి ఈ ఎక్జిక్యూటబుల్ యొక్క ఎంట్రీ పాయింట్ 0x8048ce0 స్థానంలో ఉంది మరియు సెక్షన్ హెడర్ వంటి అనేక ఇతర మొదలగు అంశాలను కూడా చూశామ సెక్షన్ హెడర్ల గురించి మరింత సమాచారం పొందడానికి మనము readelf -S వంటి ఇతర readelf లక్షణాలను కూడా ఉపయోగించవచ్చు కాబట్టి readelf S example1 ఈ ప్రత్యేకమైన ఎక్జిక్యూటబుల్లో ఉన్న వివిధ విభాగాల గురించి మనకు మరింత సమాచారం ఇస్తుంది ఉదాహరణ1 ఎక్జిక్యూటబుల్ గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి మనము చూసే మరో ముఖ్యమైన సాధనం ఈ objdump కాబట్టి నేను objdump -disassemble all example1 ను ఎక్జిక్యూట చేస్తే అది అవుట్పుట్ను example1 lst లో నిల్వ చేస్తుంది ఈ ప్రత్యేక సాధనం ఏమి చేస్తుంది అంటే ఇది ఉదాహరణ1ను విడదీసి మరియు దీనిని example1 lst అని పిలువబడే ఈ ఫైల్లో నిల్వ చేస్తుంది మనము మరొక ట్యాబ్ను తెరిచి example1 lst ని చూడవచ్చు ఇది ఇలా కనిపిస్తుంది మనము మెయిన్ను శోధించవచ్చు మనము సంబంధిత C కోడ్ను కూడా తెరిచి మెయిన్లో ఈ ఫంక్షన్కు ఒక ఇన్నోకేషన్ ఉందని చూడవచ్చు ఇది తప్పనిసరిగా ఈ ఇన్స్ట్రక్షన్ ద్వారా 80483ED స్థానంలో జరుగుతుంది కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్ కాల్ పనిచేయడానికి ఇది మెషిన్ కోడ్ మునుపటి వీడియోలలో మనం చూసినట్లుగా ఫంక్షన్కు పంపబడిన 1 2 మరియు 3 అనే మూడు పారామితులు స్టాక్కు నెట్టబడతాయి కాబట్టి ఇది push3 push2 మరియు push1 అని కుడి నుండి నెట్టివేయబడుతుంది ఇక్కడ మనం ఈ ఫంక్షన్ కోసం వేరుచేయడం చూస్తాము మరియు మనకు తెలిసినట్లుగా ఈ ఫంక్షన్ కోసం స్టాక్ ఫ్రేమ్ సృష్టించబడిన ఫంక్షన్లో ఒక Preamble ఉంది ఇక్కడ స్థానిక వేరియబుల్స్ కోసం స్థలం మరియు చివరకు ఫంక్షన్ తిరిగి వస్తుంది కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్లో functionలో 3వ ఇన్స్ట్రక్షన్ స్టాక్ ఫ్రేమ్కు 16 బైట్లు అంటే 0x10 ఉన్నట్లు మనం చూస్తాము ఎందుకంటే స్థానిక వేరియబుల్స్ కోసం మొత్తం పరిమాణం 16 బైట్లు మనము చూసే తదుపరి సాధనం చాలా ముఖ్యమైనది దీనిని gdb GNU డీబగ్గర్ అని పిలుస్తారు మరియు ఈ ప్రోగ్రామ్ను వివిధ రిజిస్టర్లను చూడటానికి స్టాక్ విషయాలను చూడటానికి డీబగ్ చేయడానికి ఈ సాధనం ఉపయోగించవచ్చు కాబట్టి ఈ సాధనాన్ని ప్రారంభించే మార్గం gdbకు ఎక్జిక్యూటబుల్ ఉదాహరణ1ను అందించడం కాబట్టి gdb మనకు ప్రాంప్ట్ను అందిస్తుంది మరియు ఈ ప్రాంప్ట్ ద్వారా మీరు లిస్ట్ కమాండ్ వంటి వివిధ కమాండ్లను పంపవచ్చు ఇది మొత్తం source codeను ఇలా లిస్ట్ చేస్తుంది అలాగే మీరు b వంటి బ్రేక్ పాయింట్లను 10వ పంక్తికి పంపవచ్చు కాబట్టి దీని అర్థం ఏమిటంటే బ్రేక్ పాయింట్ 10 act లైన్ నంబర్ 10 పొందే వరకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ప్రోగ్రామ్ 10 వ పంక్తి వరకు ఎగ్జిక్యూట్ చేస్తుందని దీని అర్ధం మరియు అది తదుపరి చర్య కోసం వేచి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ను రన్ చేద్దాం command gdb r అని పిలువబడే ఈ కమాండ్ ద్వారా దీన్ని రన్ చేస్తాము మరియు మీరు చూసేది ఏమిటంటే 10వ పంక్తి వద్ద బ్రేక్ పాయింట్1 చేరుకున్నట్లు gdb మీకు చెబుతుంది కాబట్టి మనము ఇక్కడ ఉన్న వివిధ రిజిస్టర్లను చూడవచ్చు ఇప్పుడు మనము ఈ పాయింట్లో వివిధ రిజిస్టర్లలోని వివిధ విషయాలను చూడవచ్చు మరియు ఇది gdb info registers eip వంటి కమాండ్తో చేయవచ్చు eip అనేది ఇన్స్ట్రక్షన్ పాయింటర్ అలాగే esp అనేది స్టాక్ పాయింటర్ రిజిస్టర్ మరియు ebp అనేది స్టాక్లోని ఫ్రేమ్ పాయింటర్ కాబట్టి మనము దీనిని పరిశీలించగా 80483e7 అని ఇక్కడ ఉన్న ఒక స్థానానికి eip గురిపెట్టినట్లు మనం చూస్తాము ఇప్పుడు మనం ఈ కోడ్కు తిరిగి వెళితే eip ఇక్కడ ఈ స్థానానికి గురిపెట్టినట్లు మనం చూస్తాము ముఖ్యంగా ఈ కమాండ్ను ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి స్టాక్ పాయింటర్ 0xffffcf68 స్థానంలో ఉందని కూడా మనం చూస్తాము కాబట్టి మనం చేయగలిగేది ఏమిటంటే స్టాక్ యొక్క కంటెంట్లను gdb x32x esp కమాండ్తో ముద్రించగలము మరియు ఈ కమాండ్ ఏమిటంటే ఇది తప్పనిసరిగా స్టాక్ పాయింటర్ పేర్కొన్న స్థానంలో ప్రారంభమయ్యే మెమరీని డంప్ చేస్తుంది ఈ సందర్భంలో ఇది ffffcf68 మరియు ఈ 32 అనేది ఇక్కడ ప్రదర్శించాల్సిన మెమరీ స్థానాల సంఖ్యను సూచిస్తుంది ఇక్కడ రెండవ x ప్రదర్శన hexadecinal విలువలలో ఉండాలి అని నిర్దేశిస్తుంది కాబట్టి స్థానం push03 కు సూచించే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ ఉందని ఇప్పుడు చూశాము ఇది ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదు మనకు ffffcf68 స్థానానికి సూచించే స్టాక్ పాయింటర్ ఉంది మరియు ఈ సందర్భంలో బేస్ పాయింటర్ కూడా ffffcf68 దీనికి కారణం ఏమిటంటే ఈ ఇన్స్ట్రక్షన్ లో స్టాక్ పాయింటర్ ఇక్కడ esp నుండి ebpకు మార్చబడింది స్టాక్ పాయింటర్ వాస్తవానికి బేస్ పాయింటర్ అని కాపీ చేయబడింది మరియు అందువల్ల స్టాక్ పాయింటర్ మరియు బేస్ పాయింటర్ ఒకే విధంగా ఉంటాయి objdump ఉపయోగించి పొందిన వేరుచేయడం gdbతో కూడా పొందవచ్చు కాబట్టి మనం చేయవలసింది ఈ gdb disassemble కమాండ్ పేర్కొనడం మరియు ఇది మనకు ఖచ్చితమైన అదే వివరాలను ఇస్తుంది gdb ద్వారా పొందిన వేరుచేయడం ప్రోగ్రామ్ కౌంటర్ ఉన్న ప్రస్తుత స్థానం వంటి నిర్దిష్ట ప్రోగ్రామ్ యొక్క రన్ టైమ్ స్థితిని కూడా మీకు తెలియజేస్తుంది ఇప్పుడు మనము ప్రతి కమాండ్ ను సింగిల్ స్టెప్ లేదా సింగిల్ ఇన్స్ట్రక్షన్ అని పిలవబడే కమాండ్ ద్వారా ఒక్కొక్కటిగా ఎగ్జిక్యూట్ చేయగలము మరియు మనము gdb si కమాండ్ ద్వారా క్లుప్తం చేస్తాము కాబట్టి మనము ఈ సందర్భంలో si ఒకే ఇన్స్ట్రక్షన్ ను పేర్కొన్నప్పుడు పుష్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది మరియు మనము దీనిని పరిశీలిద్దాం కాబట్టి 4a3e7 తో ముగిసే ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయబడిందని మరియు ప్రోగ్రామ్ కౌంటర్ లేదా ఇన్స్ట్రక్షన్ పాయింటర్ తదుపరి ఇన్స్ట్రక్షన్లకు తరలించబడిందని మనము మళ్ళీ విడదీయాలా అని కూడా చూడవచ్చు మనము ఇంతకుముందు చేసినట్లుగా స్టాక్ కంటెంట్ లను డంప్ చేయడం ద్వారా స్టాక్పై ప్రభావాన్ని కూడా చూడవచ్చు కాబట్టి మనము ఈ gdb x 32x esp ద్వారా చేసాము మరియు ఇక్కడ ఒక వ్యత్యాసం ఉందని మనము చూశాము 3 యొక్క కంటెంట్ లు స్టాక్పైకి నెట్టబడ్డాయి ఇలాంటి తదుపరి ఇన్స్ట్రక్షన్ ల ద్వారా ఒకే దశ మరియు ఇలాంటి మరో ఇన్స్ట్రక్షన్ ద్వారా ఆపై మళ్ళీ స్టాక్ను చూడండి మరియు 1 2 మరియు 3 పారామితులు స్టాక్పైకి నెట్టివేయబడినట్లు మనం చూస్తాము ఇన్స్ట్రక్షన్ పాయింటర్ ఇప్పుడు ఈ కాల్ ఇన్స్ట్రక్షన్ వైపు చూపుతోంది మునుపటి వీడియోలో మనం చూసినట్లుగా కాల్ ఇన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఈ ప్రత్యేక చిరునామా 80483db ను ఇన్స్ట్రక్షన్ పాయింటర్లోకి తరలించడం అదే సమయంలో 080483f2 అని వచ్చే తదుపరి చిరునామా యొక్క సూచన స్టాక్పైకి నెట్టబడుతుంది కాబట్టి ఒకే ఇన్స్ట్రక్షన్ తో ఇది ఎలా జరుగుతుందో చూద్దాం కాబట్టి మనము మళ్ళీ స్టాక్ వైపు చూస్తాము మరియు రిటర్న్ అడ్రస్ అయిన 08483f2 తదుపరి ఇన్స్ట్రక్షన్ స్టాక్కు నెట్టివేయబడిందని చూస్తాము అదే సమయంలో మీరు రిజిస్టర్లలోని కంటెంట్లను పరిశీలిస్తే eip అయిన ఇన్స్ట్రక్షన్ పాయింటర్ 80483db స్థానానికి సూచించడాన్ని మనము చూస్తాము ఇది ఫంక్షన్ యొక్క ప్రారంభం మనము మునుపటి వీడియోలో చూసినట్లుగా ఈ ఫంక్షన్ ప్రారంభంలో దాని ముందుమాటలో ఏమి చేస్తుందో అది మునుపటి ఫ్రేమ్ పాయింటర్ను స్టాక్లోకి నెట్టివేస్తుంది ఇది స్టాక్ పాయింటర్ను బేస్ పాయింటర్కు కదిలిస్తుంది ఆపై ఈ వ్యవకలనం సూచన స్టాక్లో 16 బైట్ల డేటాను కేటాయిస్తుంది కాబట్టి 3 ఇన్స్ట్రక్షన్లను ఉపయోగించి జరుగుతున్నది చూద్దాం కాబట్టి నేను gdb si 3 ని పేర్కొనగలను అంటే 3 ఇన్స్ట్రక్షన్లు ఎగ్జిక్యూట్ చేయవలసి ఉంటుంది మరియు నేను దానిని ఇక్కడ విడదీస్తే ఈ 3 ఇన్స్ట్రక్షన్ లు push ebp move esp to ebp and subtract 16 from esp ఎగ్జిక్యూట్ అయ్యాయి కాబట్టి నేను మళ్ళీ స్టాక్ యొక్క కంటెంట్ లను మరియు మనం చూస్తున్నది ఏమిటంటే ఇప్పుడు స్టాక్ ffffcf44 కి పడిపోయింది మరియు దీనికి కారణం ఈ వ్యవకలనం సూచన ఇది తప్పనిసరిగా బఫర్1 ని మరియు buffer2 కలిగి ఉన్న 16 బైట్ల డేటాను కేటాయించడం కాబట్టి నేను రిజిస్టర్లలోని కంటెంట్ లను పరిశీలిస్తే gdb info registers eip esp ebp స్టాక్ పాయింటర్ మరియు సంబంధిత బేస్ పాయింటర్ మధ్య దూరం ఉందని మీరు చూస్తారు కాబట్టి స్టాక్ పాయింటర్ మరియు బేస్ పాయింటర్ మధ్య ఈ ప్రాంతం ఆ ఫంక్షన్ కోసం యాక్టివ్ ఫ్రేమ్ ఇప్పుడు ఈ ప్రాంతంలో ffffcf44 మరియు ffffcf54 మధ్య ఈ ఫంక్షన్ యొక్క స్థానికులు నివసిస్తున్నారు కాబట్టి gdb info locals కమాండ్ ద్వారా ఈ ఫంక్షన్ కోసం స్థానికులను మనం చూడవచ్చు మరియు ఈ ఫంక్షన్లో బఫర్ 1 మరియు బఫర్ 2 అనే 2 స్థానికులను పేర్కొన్నట్లు మనం చూస్తాము మనము బఫర్1 మరియు బఫర్ 2 యొక్క చిరునామాను ఈ క్రింది విధంగా చూడవచ్చు p అనేది ప్రింట్ gdb p x buffer1 ఇక్కడ buffer1 బఫర్1 కొరకు చిరునామాను అందిస్తుంది ఇక్కడ మనం చూసేది ఏమిటంటే బఫర్1 మరియు బఫర్2 రెండూ స్టాక్ ఫ్రేమ్లోనే ఉంటాయి అవి రెండూ స్టాక్ పాయింటర్ మరియు బేస్ పాయింటర్లో ఉంటాయి అదేవిధంగా బఫర్2 యొక్క చిరునామా gdb p x buffer2 ఇప్పుడు వేరుచేయడానికి తిరిగి వెళ్దాం మరియు మనం చూస్తున్నది ఏమిటంటే 2 ఇన్స్ట్రక్షన్ మిగిలి ఉన్నాయి ఒకటి లీవ్ ఇన్స్ట్రక్షన్ మరియు రిటర్న్ ఇన్స్ట్రక్షన్ లీవ్ ఇన్స్ట్రక్షన్ తప్పనిసరిగా స్టాక్ ఫ్రేమ్ను పునరుద్ధరిస్తుంది ఈ సందర్భంలో మునుపటి ఫంక్షన్కు సంబంధించిన పాత ఫ్రేమ్ ప్రధాన ఫంక్షన్ పునరుద్ధరించబడుతుంది మరియు రిటర్న్ మెయిన్ ఫంక్షన్ కు తిరిగి వస్తుంది కాబట్టి ఇది జరుగుతుందని చూద్దాం కాబట్టి నేను 3 ఇన్స్ట్రక్షన్లను ఎగ్జిక్యూషన్ చేయవలసిన సింగిల్ ఇన్స్ట్రక్షన్3 ను చేయగలను మరియు మనం చూసేది ఏమిటంటే ఎగ్జిక్యూషన్ మెయిన్ ఫంక్షన్ కు తిరిగి వెళ్ళింది ఇప్పుడు మనము దీనిని ధృవీకరించడానికి ముందే వివిధ రిజిస్టర్లను చూడవచ్చు మరియు ఇన్స్ట్రక్షన్ పాయింటర్ ఇప్పుడు ఎక్కడో మెయిన్లో సూచించబడుతుందని మనము చూశాము వాస్తవానికి ఇది కాల్ చేసిన వెంటనే ఫంక్షన్ను సూచిస్తుంది ఇది యాడ్ ఫంక్షన్కు అనుగుణంగా ఉంటుంది మరియు మనం కూడా చూసేది స్టాక్ పాయింటర్ మరియు బేస్ పాయింటర్ స్టాక్లో పైకి కదిలింది కాబట్టి ఇప్పుడు మనము ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ను పూర్తి చేశాము మరియు మెయిన్ ఫంక్షన్ కు తిరిగి వెళ్ళాము కాబట్టి ఇప్పుడు యాక్టివ్ ఫ్రేమ్ ప్రధాన ఫంక్షన్కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి అన్ని స్థానిక వేరియబుల్స్ మెయిన్ లో ఉన్నవి తిరిగి వస్తాయి మరియు ఇక్కడ చురుకుగా ఉంటాయి కాబట్టి gdb అందుబాటులో ఉన్న ఉత్తమ డీబగ్గింగ్ సాఫ్ట్వేర్లలో ఒకటి ఇది ఉచితంగా లభిస్తుంది మరియు మనం సంగ్రహించేది gdb ఏమి చేయగలదో దాని యొక్క చిన్న సంగ్రహావలోకనం కాబట్టి మీరు కూడా శోధించవచ్చు మరియు మనము కూడా gdb కలిగి ఉన్న అన్ని వివిధ కమాండ్ లను కలిగి ఉన్న ఒక పత్రాన్ని పంచుకునేందుకు ప్రయత్నిస్తాము మరియు మీరు gdb తో వివిధ విషయాలను ప్రయత్నించవచ్చు మరియు gdb ని ఉపయోగించి వివిధ ప్రోగ్రామ్లతో ఇటువంటి డీబగ్గింగ్ చేయడానికి కూడా ప్రయత్నించండి వివిధ రిజిస్టర్లను చూడండి స్టాక్ మరియు ఇతర స్థానిక వేరియబుల్స్ ఎలా నిర్వహించబడుతున్నాయో చూడండి ధన్యవాదాలు References GDB - GNU Project Debugger Makefile